కోర్సు యొక్క 4 వ వారానికి స్వాగతం ఈ వారంలో నేను మిమ్మల్ని వివిధ మైక్రోకంట్రోలర్ బోర్డుల పర్యటనకు తీసుకువెళతాను మరియు ప్రత్యేకంగా నేను రెండు బోర్డుల గురించి చర్చిస్తాను ఒకటి STM బోర్డు మరియు మరొకటి Arduino బోర్డు ఈ రెండు బోర్డులను ఉపయోగించి మీరు ప్రత్యేకంగా ఎలా ప్రోగ్రామ్ చేయవచ్చో కూడా నేను మీకు చూపిస్తాను ఇతర అభివృద్ధి చెందిన బోర్డులు కూడా ఉన్నాయి కానీ ఈ కోర్సులో మనం ఈ రెండు నిర్దిష్ట బోర్డులను పరిగణనలోకి తీసుకుంటున్నాము మరియు ఈ రెండు బోర్డుల ఆధారంగా ప్రయోగాలను చర్చిస్తాము ఈ ఉపన్యాసంలో నేను కవర్ చేయబోయే వివరాలు ఇవి నేను మైక్రోకంట్రోలర్ బోర్డులను పరిచయం చేస్తాను మైక్రోకంట్రోలర్ అంటే ఏమిటో మీకు ఇప్పటికే తెలుసు నేను రెండు బోర్డుల గురించి చర్చిస్తాను ఒకటి STM32F401 బోర్డు మరియు మరొకటి Arduino UNO ఈ కోర్సులో మనం చేయబోయే అన్ని ప్రయోగాలు ఈ రెండు బోర్డులపై ఆధారపడి ఉంటాయి మైక్రోకంట్రోలర్ బోర్డు అంటే ఏమిటో మాట్లాడుకుందాం మైక్రోకంట్రోలర్ మెమరీ మరియు ఇతర నేసిస్సారీ పెరిఫెరల్ I O కంపోనెంట్స్necessary peripheral I O components ను కలిగి ఉన్న అభివృద్ధి చెందిన స్వతంత్ర బోర్డుగా మనం దీనిని నిర్వచించవచ్చు దీనినే ఎందుకు వాడతారు ఈ ప్రశ్నకు సమాధానం ఇది ఎంబెడెడ్ అనువర్తనాల వేగంగా అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది మరియు సాధారణంగా ఇది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్లో నిర్మించబడింది దీనినే PCB అని పిలుస్తారు ఇది ప్రయోగానికి అవసరమైన అన్ని భాగాలను కలిగి ఉంటుంది ఎంబెడెడ్ అప్లికేషన్లను వేగంగా అభివృద్ధి చేయడానికి మైక్రోకంట్రోలర్ బోర్డులను ఉపయోగిస్తారు ఈ రోజుల్లో మనం చాలా ఎంబెడెడ్ అప్లికేషన్లను చూస్తున్నాము మీరు ఒక చిన్న ఉదాహరణ గురించి ఆలోచిస్తే స్మోక్ డిటెక్టర్ అని చెప్పండి అది ఏమిటి ఇది ఒక నిర్దిష్ట గది లోపల లేదా ఒక నిర్దిష్ట ప్రాంతం లోపల పొగను గుర్తించే వ్యవస్థ అలాంటప్పుడు మీకు ఏమి కావాలి మీకు వివిధ ఇతర ఇన్ పుట్ అవుట్ పుట్ పరికరాలు అవసరం కానీ మరింత ప్రత్యేకంగా మీకు మైక్రోకంట్రోలర్ బోర్డ్ అవసరం దీని ద్వారా మీరు కొన్ని అనలాగ్ విలువలను చదివే సెన్సార్ను కనెక్ట్ చేస్తారు ఇది గది లోపల పొగ పరంగా ఉంటుంది మరియు ఇది డిజిటల్గా కొంత విలువకు మారుతుంది ఆపై గది లోపల పొగ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మేము ఒకరకమైన ఆపరేషన్ చేస్తాము వివిధ పనులను గుర్తించడం దాని ఆధారంగా ఒక బజర్ ఆన్ కావచ్చు ఆపై మీరు నిజంగా శబ్దాన్ని వింటారు మరియు గుర్తించబోతున్నారు మైక్రోకంట్రోలర్ బోర్డులు చాలా శక్తివంతమైనవి అన్ని ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్లు దానితో పాటు వస్తాయి అంటే మీరు పూర్తిగా సెన్సార్తో బజర్మొదలైన వాటితో నేరుగా కనెక్ట్ అవ్వవచ్చు ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఇందులో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి ఒకటి డెవలప్మెంట్ బోర్డ్ అంటే అవసరమైన హార్డ్వేర్ మరియు మరొకటి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మేము దీనిని IDE అని పిలుస్తాము అది సాఫ్ట్వేర్ కాబట్టి వ్యవస్థను రూపొందించే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ రెండు విషయాలు అవసరం మాకు హార్డ్వేర్ అవసరం అంటే అది బోర్డు కానీ మనం దాన్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలి దానితో అనుబంధించటానికి మేము కొన్ని సాఫ్ట్వేర్లను కలిగి ఉండాలి దీని ద్వారా మేము దానిని ప్రోగ్రామ్ చేయవచ్చు మేము రెండు బోర్డుల కోసం ఉపయోగిస్తున్న వివిధ రకాల IDE లు ఏమిటో కూడా పరిశీలిస్తాము ఇప్పుడు మేము ఒక వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నించినప్పుడు మనం ఏ విధమైన అభివృద్ధి బోర్డుని ఉపయోగించాలో ఎల్లప్పుడూ ఆలోచిస్తాము ఈ విషయంలో ఏ అభివృద్ధి బోర్డు ఉపయోగించాలో ఈ క్రింది లక్షణాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి బస్సు రకం మరొకటి ప్రాసెసర్ రకం మేము ఎలాంటి ప్రాసెసర్ ఉపయోగిస్తున్నాము మెమరీ ఏదైనా రూపకల్పనకు అవసరమైన ముఖ్యమైన పరిమితుల లో మెమరీ ఒకటి ఎందుకంటే మీరు చాలా పెద్ద ప్రోగ్రామ్ను డంప్ చేయాలనుకుంటే మరియు మీకు పరిమితమైన మెమరీ ఉంటే మీరు దీన్ని ఎలా చేయగలుగుతారో ఆలోచించాలి కాబట్టి మెమరీ ఒక ముఖ్యమైన అంశం మీరు వ్యవస్థను అభివృద్ధి చేసినప్పుడు మరియు పొందుపరిచినప్పుడు పోర్టుల సంఖ్య మరియు వాటి రకాలను కూడా నిర్ణయించాలి మాకు ఇన్పుట్ అవుట్పుట్ పోర్టులు అవసరం మాకు అనలాగ్ పోర్టులు కూడా అవసరం నిర్దిష్ట బోర్డులో ఎలాంటి పోర్టులు ఉన్నాయి మరియు ఇది ఎలాంటి ఆపరేటింగ్ వాతావరణం పనిచేస్తుందో దాని ఆధారంగా మనం నిర్ణయించుకోవాలి కొన్ని అభివృద్ధి చెందిన బోర్డులలో మేము కొన్ని IDE ని ఉపయోగిస్తాము కాని కొన్నింటికి కంపైలర్ ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉంది ఒకే అవసరం ఏమిటంటే మీరు ఇంటర్ నెట్ కనెక్షన్ కలిగి ఉండాలి ఎందుకంటే మీరు ఆన్లైన్ కంపైలర్ను ఉపయోగిస్తున్నారు మీ కోడ్ను డెవలప్మెంట్ బోర్డులో కంపైల్ చేయడానికి మీకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉండాలి ఇవి కొన్ని సాధారణ అభివృద్ధి బోర్డులు మేము ఉపయోగిస్తున్నది STM32F401 న్యూక్లియో బోర్డు ఇది ARM కార్టెక్స్ M4 పై ఆధారపడింది మరియు ఇది 96 KB స్టోరేజ్ ర్యామ్ను కలిగి ఉంది మరియు దీనికి 512 KB ఫ్లాష్ మెమరీ ఉందిగడియార వేగం 84 MHz Arduino UNO మరొక చాలా ప్రజాదరణ పొందిన బోర్డు ఇది మైక్రోచిప్ ATmega328P ఆధారంగా ఓపెన్ సోర్స్ మైక్రోకంట్రోలర్ బోర్డు ఇది 2 KB స్టోరేజ్ ర్యామ్ మరియు 32 KB ఫ్లాష్ కలిగి ఉంది దీనికి 1 KB EEP ROM కూడా ఉంది దీనికి 16 MHz గడియారం ఉంది మీరు STM బోర్డు మరియు Arduino UNO యొక్క లక్షణాలను చూస్తే Arduino తో పోలిస్తే STM చాలా శక్తివంతమైనదని మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు మీరు జ్ఞాపకశక్తిని చూస్తారు ఇది 2 KB తో పోలిస్తే 96 KB కలిగి ఉంది మరియు 32 KB ఫ్లాష్తో పోలిస్తే 512 KB ఫ్లాష్ మెమరీ 16 మెగాహెర్ట్జ్ గడియారపు వేగంతో పోలిస్తే 84 మెగాహెర్ట్జ్ గడియార వేగం ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి మేము చూపించబోయే అనువర్తనాలను Arduino UNO బోర్డు మరియు STM బోర్డు రెండింటినీ ఉపయోగించి అమలు చేయవచ్చు మన అభివృద్ధికి బోర్డులలో దేనినైనా ఉపయోగించవచ్చు మీరు నిర్మించడానికి ప్రయత్నిస్తున్న చాలా పెద్ద అప్లికేషన్ గురించి మీరు ఆలోచించినప్పుడు దీనికి అధిక మెమరీ అవసరం ఆ సందర్భంలో STM బోర్డు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇప్పుడు ఇతర రకాలు కూడా ఉన్నాయిమరింత శక్తివంతమైన బోర్డులు రాస్ప్బెర్రీ పిఐ 3 మోడల్ బి ఇందులో క్వాడ్ కోర్ 1 2 గిగాహెర్ట్జ్ బ్రాడ్కామ్quad core 1 2 GHz Broadcom 64 బిట్ సిపియు ఉంటుంది దానితో పాటు దీనికి 1 జిబి ర్యామ్ వైర్లెస్ లాన్ బ్లూటూత్ ఈథర్నెట్ మరియు యుఎస్బి లభించాయి మీరు దానిని చూడవచ్చు దీనిని కంప్యూటర్గా కూడా ఉపయోగించవచ్చు ఇది అధునాతన అనువర్తన అభివృద్ధికి ఉపయోగపడే హై ఎండ్ లక్షణాలను కలిగి ఉంది మేము ఈ ప్రయోగంలో రాస్ప్బెర్రీ PI ని ఉపయోగించడం లేదు మరో మైక్రోకంట్రోలర్ బోర్డు పిఐసి మైక్రోకంట్రోలర్ బోర్డు ఇది 16F877A మోడల్లో ఒకటి ఈ వంటి లక్షణాలు ఇది 8 నుండి 32 KB ఫ్లాష్ కలిగి ఉంది మరియు గడియార వేగం 10 నుండి 80 MHz వరకు ఉంటుంది కాబట్టి మీరు చాలా సరళమైన అనువర్తనాలను అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు మీరు PIC ఆధారిత మైక్రోకంట్రోలర్ వ్యవస్థలను ఉపయోగించడం గురించి ఆలోచించవచ్చు నేను ఇప్పటికే మీకు చెప్పినట్లుగా ఈ ప్రత్యేక కోర్సులో మేము ఈ క్రింది బోర్డులను ఉపయోగించి వివరంగా వివరిస్తాము మొదటిది STM32F401 న్యూక్లియో బోర్డు మరియు మరొకటి Arduino UNO ఇప్పుడు ఇతర బోర్డుల కోసం ఇంటర్ఫేసింగ్ మరియు సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రక్రియ చాలా పోలి ఉంటుంది మేము STM బోర్డు మరియు Arduino UNO గురించి మాత్రమే చర్చిస్తాము మీరు మరే ఇతర బోర్డుతో ఇంటర్ఫేస్ చేయాలనుకున్నా కూడా ఈ ప్రక్రియ చాలా భిన్నంగా ఉండదు కనీసం ఒకటి లేదా రెండు బోర్డులను ఉపయోగించడం ద్వారా భావనను నేర్చుకోవడం చాలా ముఖ్యం మీరు ఈ ప్రాథమిక ప్రక్రియను వివరంగా తెలుసుకోవాలి మరియు ఈ కోర్సు కోసం గట్టిగా సిఫార్సు చేయబడినది ఏమిటంటే మీరు కనీసం రెండు బోర్డులలో ఒకదాన్ని కొనుగోలు చేసి ప్రయోగాలు చేయండి ఈ ప్రత్యేకమైన కోర్సులో ప్రయోగాలపై పూర్తి నైపుణ్యం మనకు లభిస్తుంది మీరు ముందుకు వెళ్లి ఈ బోర్డులలో కనీసం ఒకదానినైనా కొనాలి మరియు మీరు మాతో పాటు ప్రయోగాలు చేయవచ్చు ఇప్పుడు నేను STM32F401 న్యూక్లియో డెవలప్మెంట్ బోర్డుతో ముందుకు వెళ్తాను ఇది మేము ఉపయోగిస్తున్న బోర్డు దీనికి కొన్ని డిజిటల్ పిన్స్ ఉన్నాయి కొన్ని అనలాగ్ పిన్స్ ఉన్నాయి పవర్ సప్లై ఉంది ఇది U S B కనెక్షన్ మీరు USB పోర్ట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు ఈ బోర్డును ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్ అనే సంస్థ అభివృద్ధి చేసింది ఈ ప్రత్యేక బోర్డు లోపల CPU ARM Co rtex M4 ఇది ప్రోగ్రామబుల్ అయిన 512 KB ఫ్లాష్ మెమరీని కలిగి ఉంది మరియు 96 KB SRAM ను కలిగి ఉంది ఇది యుఎస్ బి కనెక్టర్ అని నేను ఇప్పటికే మీకు చెప్పాను ఇక్కడ USB 2 0 పోర్ట్ ఇక్కడ నుండి మీ PC కి కనెక్ట్ కావడానికి మీకు ఈ USB అవసరం ఇప్పుడు ఈ ప్రత్యేక బోర్డు mbed ఎనేబుల్ కాబట్టి మనం చేస్తున్నది ఏమిటంటే మేము mbed org అనే వెబ్సైట్కి వెళ్తాము దాని కోసం ఖచ్చితమైన URL ని మీకు ఇస్తాను అక్కడ మేము నిజంగా కోడ్ను వ్రాసి కోడ్ను ఈ ప్రత్యేక బోర్డులోకి పంపిస్తాము ఆపై మీరు ఈ IO పిన్స్ ద్వారా కనెక్ట్ అవుతారు లేదా మీరు అనలాగ్ పిన్స్ ద్వారా కనెక్ట్ అవుతారు మీరు అనేక ఇతర పనులు చేయవచ్చు ఈ కోర్సులో మేము ఈ ఆన్లైన్ mbed కంపైలర్ను ఉపయోగించాము IDE కోసం విస్తృత శ్రేణి ఎంపిక ఉంది కాబట్టి మీరు ARM కైల్ లేదా IAR తో సహా GCC ఆధారిత IDE లను కూడా ఉపయోగించవచ్చు ఈ బోర్డు యొక్క రేఖాచిత్రం ఇది ఈ బ్లూ కలర్ బటన్ యూజర్ బటన్ ఇది రీసెట్ బటన్ ఇది పరికరాన్ని రీసెట్ చేయడానికి ఉపయోగించబడుతుంది ఇది నేను మాట్లాడుతున్న కనెక్టర్ A నుండి మినీ B వరకు టైప్ చేయండి మరియు ఎరుపు ఆకుపచ్చ LED ఉంది మీరు ఈ USB ద్వారా కోడ్ను డంప్ చేసినప్పుడల్లా ఈ ఎరుపు ఆకుపచ్చ LED వెలిగిపోతుందని మీరు చూస్తారు ఇవి ఆర్డునో కనెక్టర్లు ఇంకా చాలా పోర్టులు ఉన్నాయి మీరు ఈ పోర్టులను చూడవచ్చు ఈ పోర్టులు ప్రాథమికంగా మనం ఉపయోగించగల సిగ్నల్ కనెక్టర్లు ఈ కనెక్టర్లతో పాటు మరెన్నో కనెక్టర్లను ఉపయోగించవచ్చని మీరు చూడవచ్చు కాని మా ప్రయోగంలో మనం ఎక్కువగా ఈ ఆర్డునో కనెక్టర్ల ను ఉపయోగించాము అనేక డిజిటల్ I O పోర్ట్లు ఉన్నాయని మనకు తెలిసినట్లుగా PWM లేదా పల్స్ వెడల్పు మాడ్యులేషన్ ప్రారంభించబడిన పోర్ట్లు కూడా ఉన్నాయి మరియు అనలాగ్ ఇన్పుట్ పోర్ట్లు ఉన్నాయి డిజిటల్ I O పోర్ట్ లైన్లను అంతరాయ ఇన్పుట్లుగా ఉపయోగించవచ్చు ఇది ఇప్పటికే చర్చించబడింది మీరు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్కు కనెక్ట్ చేయాల్సిన యుఎస్బి కనెక్టర్ను నేను ఇప్పటికే మీకు చూపించాను అప్పుడు మీరు అక్కడ ఉన్న ఐడిని తెరవాలి ఆపై మీరు ప్రోగ్రామ్ రాయాలి అవసరమైన డ్రైవర్ లైబ్రరీలను ఉపయోగించి మీరు ప్రోగ్రామ్ను సి లో వ్రాసిన తర్వాత మీరు కోడ్ను కంపైల్ చేయడానికి ఆన్లైన్ కంపైలర్ను ఉపయోగించవచ్చు మీరు కోడ్ను కంపైల్ చేసిన తర్వాత ఈ నిర్దిష్ట కోడ్ డౌన్లోడ్ అవుతుంది మీరు దీన్ని మీ డౌన్లోడ్ ఫోల్డర్లో కనుగొనవచ్చు ఆపై మీరు నిర్దిష్ట కోడ్ను కాపీ చేసి పరికరంలో ఉంచవచ్చు నేను మీకు చెప్పిన విషయం యొక్క పర్యటనకు మిమ్మల్ని తీసుకెళతాను కానీ మీరు ఈ ప్రత్యేకమైన STM బోర్డ్ను ఉపయోగిస్తున్నప్పుడు అనుసరించాల్సిన క్రింది దశలు ఇవి ఇప్పుడు మనం Arduino UNO అభివృద్ధి బోర్డుకి వెళ్దాం ఇది ఆర్డునో UNO అభివృద్ధి బోర్డు ఇవి డిజిటల్ మరియు పి డబ్ల్యు ఎం పోర్టులు అని మీరు చూడవచ్చు ఇది అనలాగ్ పోర్టులు ఇది విద్యుత్ సరఫరా కోసం ఇది మైక్రోకంట్రోలర్ చిప్ విద్యుత్తు సరఫరా చేయడానికి మీరు USB కనెక్టర్ను ఉపయోగించవచ్చు లేదా మీరు శక్తినిచ్చే 9 వోల్ట్ బ్యాటరీని కూడా ఉపయోగించవచ్చు Arduino UNO డెవలప్మెంట్ బోర్డు ATmega 328 మైక్రోకంట్రోలర్పై ఆధారపడింది 14 డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఉన్నాయి ఈ పిన్స్ ప్రతి ఇన్పుట్గా ఉపయోగించడానికి ప్రోగ్రామ్ చేయవచ్చు పిన్ లేదా అవుట్పుట్ పిన్ కోసం ఉపయోగించవచ్చు మరియు 16 అనలాగ్ ఇన్పుట్ పిన్ ఉన్నాయి ఇది 32 KB యొక్క ఫ్లాష్ మెమరీని కలిగి ఉంది ఇది 2 KB యొక్క SRAM ను అందిస్తుంది దీనికి 1 KB యొక్క EEPROM వచ్చింది మరియు గడియార వేగం 16 MHz ఈ ఆర్డునో బోర్డు యొక్క కొన్ని విలక్షణ లక్షణాలు ఇవి నేను మీకు చెప్పినట్లుగా ఇది USB పోర్ట్ దీని ద్వారా మీరు PC యొక్క USB పోర్ట్కు కనెక్ట్ చేయవచ్చు ఇది మనం ఉపయోగిస్తున్న మైక్రోకంట్రోలర్ ఇవి అనలాగ్ పిన్స్ సెట్ ఇవి విద్యుత్ సరఫరా కోసం ఇవి డిజిటల్ పిన్స్ అని మీరు చూస్తే కానీ కొన్ని డిజిటల్ పిన్స్ కూడా పిడబ్ల్యుఎం మేము దీనిని ప్రత్యేకంగా పరిశీలిస్తాము పిడబ్ల్యుఎం అంటే ఏమిటి ఈ మొత్తం బోర్డ్కు శక్తినిచ్చే DC పవర్ జాక్ కూడా ఉందని మీరు చూడవచ్చు నేను ఇప్పటికే మీకు చెప్పినట్లుగా మరికొన్ని అభివృద్ధి బోర్డులు కూడా ఉన్నాయి వీటిలో ఒకటి రాస్ప్బెర్రీ పై 3 మోడల్ ఇది చాలా అధునాతనమైనది దీనికి రెండు యుఎస్బి పోర్ట్లు వచ్చాయి ఇది నెట్వర్క్ కోసం ఇవి ఆడియో మరియు వీడియో దీనికి HDMI పోర్ట్ కూడా ఉంది మైక్రో USB పవర్ పాయింట్ ఉంది ఇది డిస్ప్లే పోర్ట్ మీరు ఈ వెనుక వైపున మైక్రో SD ని కూడా ఉంచవచ్చు ఇది బ్లూటూత్ ఎనేబుల్ చెయ్యబడింది మరియు ఇది CPU మెమరీ మరియు ఇవి పోర్టులుగా ఉపయోగించబడే పిన్స్ పిఐసి బోర్డు సాధారణంగా ఈ పిన్లను కలిగి ఉంటుంది మరియు ఇవి కూడా కొన్ని విలక్షణమైన లక్షణాలు ఇది పోర్ట్ A పోర్ట్ A పిన్ నంబర్ 2 నుండి పిన్ నంబర్ 7 వరకు పోర్ట్ E పిన్ నంబర్ 8 నుండి 10 వరకు ఉంటుంది ప్రతి పిన్స్ కొన్ని కార్యాచరణలను పొందాయి మరియు ఈ ప్రత్యేకమైన పిన్ యొక్క వివిధ లక్షణాలు ఉన్నాయి ఇది PIC 16F877A మైక్రోకంట్రోలర్ను చూపించే నమూనా రేఖాచిత్రం ఇవి మీరు కనెక్ట్ చేయగల పిన్స్ మరియు మీరు S తో ప్రోగ్రామింగ్ చేయవచ్చు మేము రెండు ముఖ్యమైన బోర్డుల గురించి చర్చించిన ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము ఒకటి STM బోర్డు మరొకటి Arduino UNO మరియు ఇతర బోర్డు ఎలా ఉంటుందో కూడా మీకు తెలియజేసాము తరువాతి వారంలో నేను మరిన్ని వివరాలతో ఎస్టీఎం బోర్డుపై దృష్టి పెడతాను ధన్యవాదాలు